గత వీడియోలో మనం కోషియంట్ రింగ్ల గురించిన ఒక ముఖ్యమైన సిద్ధాంతాన్ని చూశాము మనకు అక్కడ మూడు భాగాలు ఉన్నాయి ఒకటి రింగ్ హోమోమార్ఫిజం యొక్క చిత్రం చాలా సులభం రెండవ భాగాన్ని మొదటి ఐసోమార్ఫిజం సిద్ధాంతం అని పిలుస్తారు మనకు R నుండి S వరకు రింగ్ హోమోమార్ఫిజం ఉంటే అది హోమోమార్ఫిజం పై ఆధారపడి ఉంటుంది అప్పుడు R mod కెర్నల్ phi అనేది S కి ఐసోమోర్ఫిక్ మరియు థీరం యొక్క మూడవ భాగం రింగ్ R లోని ఆదర్శాల మధ్య ద్వైపాక్షిక అనురూపాన్ని కలిగి ఉంది అది రింగ్ S లో కెర్నల్ మరియు ఐడియల్స్ లను కలిగి ఉంటుంది కాబట్టి మునుపటి థీరం యొక్క అనువర్తనాన్ని వివరించడానికి మనం ఈ వీడియోలో కొన్ని ఉదాహరణలు చేయాలనుకుంటున్నాము R మాడ్ x గురించి మనం కొన్ని వీడియోల క్రితం చేసిన ఉదాహరణతో ప్రారంభిస్తాము మీరు గుర్తు చేసుకున్నట్లయితే ఈ రెండు రింగుల మధ్య ఐసోమోర్ఫిజం ఉందని మనం ఇంతకు ముందు వీడియోలో చూశాము మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ రోజు ఇది ఒక ముఖ్యమైన ఐసోమోర్ఫిజం అని మళ్లీ రుజువు చేద్దాం మనం ఈ ఐసోమార్ఫిజమ్ను అర్థం చేసుకుంటే రింగ్ థీరం గురించి మీరు నిజంగా ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకున్నట్లే కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకోవలసిన విషయం అయితే దీనిని వేరే విధంగా నిరూపించడానికి మనం ఇంతకు ముందు పేర్కొన్న వ్యాయామాన్ని ఉపయోగించబోతున్నాము కానీ మనం దీనిని పరిష్కరించలేదు కానీ పరిష్కారం మనకు ఇంతకు ముందు చేసిన మరొక థీరం కి సమానంగా ఉంటుంది K ఒక ఫీల్డ్గా పరిగణిస్తాము ఫీల్డ్ అనేది రింగ్ అని గుర్తుంచుకోండి ఇక్కడ ప్రతి సున్నా కాని మూలకం ఒక యూనిట్ మరో మాటలో చెప్పాలంటే ఇది గుణకార విలోమం ని కలిగి ఉంటుంది కాబట్టి ప్రతి ఐడియల్ మరియు K x కి I ఐడియల్ గా ఉంటుంది K x ఎల్లప్పుడూ ఒక వేరియబుల్లో K కంటే బహుపది రింగ్ని సూచిస్తుంది కాబట్టి I అనేది K x కి ఐడియల్ గా ఉంటుంది కాబట్టి kx లో మోనిక్ పాలినామియల్ f ఉంది మోనిక్ అంటే ఏమిటి మోనిక్ అంటే దాని లీడింగ్ కోయెఫిషియంట్ 1 అని తెలుపుతుంది కాబట్టి అది డిగ్రీ 10 యొక్క పాలినామియల్ అయితే అంటే x పవర్ 10 అనేది మీరు గమనించినట్లయితే x యొక్క అత్యధిక పవర్ x పవర్ 10 యొక్క కోయెఫిషియంట్ 1 అవుతుంది అక్కడ ఒక మోనిక్ పాలినామియల్ f ఉంది అంటే I అనేది f ద్వారా ఉత్పత్తి చేయబడిన ఐడియల్ కి సమానం అవుతుంది కాబట్టి మనం ఇంతకు ముందు ఉపయోగించిన ఈ సంజ్ఞామానం అంటే పూర్ణాంకాల రింగ్లో దీని అర్థం మనకు తెలుసు ఎందుకంటే మీరు 2 చుట్టూ బ్రాకెట్లను ఉంచినట్లయితే అంటే ఇది 2 ద్వారా ఉత్పత్తి చేయబడిన ఐడియల్ అవుతుంది అంటే ఆ సమితిసెట్లోని ప్రతి ఎలిమెంట్ 2 యొక్క గుణకం అవుతుంది ఇక్కడ అదే విషయం ఉంది దీని అర్థం I యొక్క ప్రతి ఎలిమెంట్ f యొక్క మల్టిపుల్ అంటే ఇది g f రూపంలో ఉంటుంది ఇక్కడ g అనేది kx యొక్క ఏకపక్ష ఎలిమెంట్ కాబట్టి ఒకే ఎలిమెంట్ ద్వారా రూపొందించబడిన ఐడియల్ నిర్వచనం ప్రకారం ఆ ఎలిమెంట్ ఏదైనా ఎలిమెంట్ రెట్లకి సమానం అవుతుంది కాబట్టి ఇది ఎందుకు కాబట్టి ఇది ఖచ్చితంగా మనం నిరూపించిన ప్రకటన లాగానే ఉంది Z లోని ప్రతి ఐడియల్ ఇంటీజర్స్ రింగ్ రూపంలో nZ లేదా n రూపంలో ఉంటుంది దీన్ని గుర్తుంచుకోండి మనం కొన్ని వీడియోల క్రితం దీనిని నిరూపించాము ఇక్కడ ముఖ్య ఆలోచన డివిషన్ అల్గోరిథం కాబట్టి మనం ఐడియల్ తో ప్రారంభించాము అది 0 ఐడియల్ అయితే అది ఇప్పటికే 0 రెట్లు Z రూపంలో ఉంటుంది అది 0 ఐడియల్ కాకపోతే అది తప్పనిసరిగా కొంత సున్నా కానీ సంఖ్య నాన్ జీరో నెంబర్ ను కలిగి ఉండాలి అప్పుడు అది తప్పనిసరిగా సానుకూల పూర్ణాంకాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే ఇన్వర్స్ తీసుకోవడం వలన ఐడియల్ మూసివేయబడింది కాబట్టి ఇది నాన్ జీరో ఎలెమెంట్స్ ను కలిగి ఉంటుంది కాబట్టి ఇది పాజిటివ్ ఎలెమెంట్స్ ను కలిగి ఉంటుంది ఆపై మనం I యొక్క అతి తక్కువ పాజిటివ్ ఎలెమెంట్ ని తీసుకుంటాము మరియు ప్రతిదీ దాని మల్టిపుల్ అని వాదించడానికి మనం డివిజన్ అల్గోరిథంను ఉపయోగిస్తాము మనం ఈ తక్కువ ఎలిమెంట్ తో భాగించవచ్చు కాబట్టి రిమైండర్ ఈ ఎలిమెంట్ కంటే ఖచ్చితంగా తక్కువ సంఖ్య అవుతుంది కాబట్టి అది సానుకూలంగా ఉంటే అక్కడ ఉండకూడదు కాబట్టి అది తప్పక 0 అయి ఉండాలి ఇతర మాటలలో చెప్పాలంటే రిమైండర్ 0 అవుతుంది అదే ప్రూఫ్ kx లో పనిచేస్తుంది ఎందుకంటే మనం ఇంటీజర్స్ ను భాగించినట్లే పాలినామియల్ లను కూడా భాగించవచ్చు అయితే గుర్తుంచుకోండి మనం పాలినామియల్లను భాగించడానికి ఒక పాలినామియల్ f ద్వారా భాగించడానికి f యొక్క లీడింగ్ కోయెఫిషియంట్ తప్పనిసరిగా ఒక యూనిట్ అయి ఉండాలి అయితే ఫీల్డ్లో ప్రతి నాన్ జీరో ఎలిమెంట్ ఒక యూనిట్ మరియు లీడింగ్ కోయెఫిషియంట్ నిర్వచనం ప్రకారం సున్నా కాదు కాబట్టి మనం ఎల్లప్పుడూ ఏదైనా పాలినామియల్ తో భాగించవచ్చు ఏదైనా నాన్ జీరో పాలినామియల్ తో భాగించవచ్చు ఒకవేళ f నాన్ జీరో పాలినామియల్ అయితే మనం పాలినామియల్ రింగ్ లేదా ఫీల్డ్లోని ఆ పాలినామియల్ తో భాగించవచ్చు కాబట్టి అందుకే మనం సాధారణంగా R x లో భాగించలేము మరియు R x కి అటువంటి స్టేట్మెంట్ లేదు ఇక్కడ R అనేది ఆర్బిటరీ రింగ్ K అనేది ఫీల్డ్ అయితే మాత్రమే ఇది నిజం మరో మాటలో చెప్పాలంటే K అనేది కేవలం రింగ్ అయితే ఇది నిజం కాదు మనం తరువాత ఉదాహరణలలో చేస్తాము కాబట్టి మరో మాటలో చెప్పాలంటే ఏదో ఉందని చూపించాలనుకుంటున్నాము కాబట్టి కనీసం పాజిటివ్ ఎలిమెంట్ యొక్క అనలాగ్ ఏమిటి kx లో ఐడియల్ సున్నా కాకపోతే మీరు ఏమి చేస్తారు కాబట్టి మనం దీన్ని చేయము ఇది సరిగ్గా సారూప్యంగా ఉన్నందున నేను దీన్ని మీ కోసం వదిలివేస్తాను ఇది 0 అయితే మీరు ఐడియల్ గా తీసుకుంటారు ఎందుకంటే ఇది 0 పాలినామియల్ ద్వారా రూపొందించబడింది అది 0 కాకపోతే అతి తక్కువ డిగ్రీని కలిగి ఉన్న పాలినామియల్ నాన్ జీరో పాలినామియల్ ని తీసుకోండి నిజానికి ఒక మోనిక్ తీసుకోండి మోనిక్ పాలినామియల్ ని అతి తక్కువ డిగ్రీతో తీసుకుని ఆపై దానితో భాగించండి రిమైండర్ తప్పనిసరిగా 0 అని వాదించండి కాబట్టి మనం దీని గురించి ఇంకేమీ చెప్పనుఫ్యూచర్ ప్రాబ్లెమ్ సెషన్లో మనం దీన్ని వివరంగా చేయడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మనం దీన్ని ఉపయోగించబోతున్నాము కాబట్టి ప్రత్యేకించి R x లో R వాస్తవ నెంబర్ ల ఫీల్డ్ అయితే ప్రతి ఐడియల్ ఒకే ఎలిమెంట్ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది కాబట్టి దీనిని వర్తింపజేద్దాం కాబట్టి రింగ్ హోమోమోర్ఫిజమ్ను పరిగణించండి కాబట్టి మన మునుపటి వీడియోలో నిరూపించిన స్టేట్మెంట్ ను మనం ఖండించబోతున్నాము కాబట్టి రింగ్ హోమోమార్ఫిజమ్ను R x నుండి C వరకు పరిగణించండి ఇది f నుండి f i వరకు పడుతుంది కాబట్టి I ఎప్పటిలాగే మైనస్ 1 యొక్క వర్గమూలం కాబట్టి ఊహాత్మక నెంబర్ కాబట్టి ఈ ఫంక్షన్ ఏమిటి f fi కి వెళుతుంది ఇది రింగ్ హోమోమోర్ఫిజం అనేది సులభమైన తనిఖీ నిజానికి మనం రింగ్ హోమోమోర్ఫిజమ్లను నిర్వచించినప్పుడు అలాంటి ఉదాహరణలను చర్చించాము కాబట్టి ఇది రింగ్ హోమోమార్ఫిజం మనం దీన్ని వివరంగా చేయము కాబట్టి ఇది రింగ్ హోమోమోర్ఫిజం అని అనుకుందాం మనం చేస్తున్నది రియల్ కోఎఫీషియంట్స్ తో పాలినామియల్ ని తీసుకోవడం మరియు మీరు దానిని ఇమ్యాజినరీ నెంబర్ i వద్ద మూల్యాంకనం చేయడం జరుగుతుంది కాబట్టి మీరు i xని ఉంచండి ఆపై సంక్లిష్ట నెంబర్ ను పొందుతారు కాబట్టి ఇది c యొక్క ఎలిమెంట్ కాబట్టి ఇది రింగ్ హోమోమార్ఫిజం దీని కెర్నల్ ఏమిటి ఫై యొక్క కెర్నల్ అంటే ఏమిటి కాబట్టి ప్రశ్న ఏమిటంటే కెర్నల్ ఫై అనేది పాలినామియల్ రింగ్ R x లోని అన్ని ఎలెమెంట్స్ వర్తిస్తుందా అని కాబట్టి R x లో ఈ f ఉంటుంది కాబట్టి f యొక్క i 0 అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకు తెలుసు మనం ఇక్కడ పేర్కొన్న ఎక్సర్సైజ్ లేదా దానికి బదులుగా కెర్నల్ ఫై లోని ప్రతి ఐడియల్ a అని పాలినామియల్ రింగ్ R x లోని ప్రతి ఐడియల్ ఒకే ఎలిమెంట్ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది కాబట్టి పైన ఉన్న ఎక్సర్సైజ్ ద్వారా Rx లో x యొక్క మోనిక్ పాలినామియల్ f ఉంది అంటే కెర్నల్ phi అనేది f ద్వారా ఉత్పత్తి చేయబడిన ఐడియల్ కాబట్టి కెర్నల్ ఫై ని గుర్తించడానికి మనం f ని కనుగొనవలసి ఉంటుంది f కోసం శోధిద్దాం కాబట్టి కెర్నల్లోని కొన్ని ఎలిమెంట్స్ ఏమిటి I నిర్వచనం ప్రకారం x స్క్వేర్ ప్లస్ 1 కెర్నల్లో ఉందని మీకు తెలుసు ఎందుకంటే I స్క్వేర్ ప్లస్ 1 0 అని వ్రాయండి కాబట్టి మీరు x స్క్వేర్ ప్లస్ 1 ని తీసుకుంటే మరియు i కి సమానమైన x ని తీసుకుంటే అది 0 అవుతుంది కాబట్టి x స్క్వేర్ ప్లస్ 1 కెర్నల్ అవుతుంది కాబట్టి దీని అర్థం f అనేది కెర్నల్ f x యొక్క జనరేటర్ కాబట్టి ఇతర మాటలలో చెప్పాలంటే f gx అనేది కొన్నింటి కోసం x స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది ఇది f ద్వారా రూపొందించబడిన ఐడియల్ కి నిర్వచనం అని గుర్తుంచుకోండి ఐడియల్ యొక్క ప్రతి ఎలిమెంట్ మల్టిపుల్ fఅవుతుంది x స్క్వేర్ ప్లస్ 1 అనేది కెర్నల్ యొక్క ఎలిమెంట్ కాబట్టి ఇది మల్టిపుల్ f ఆఫ్ x అయి ఉండాలి దీని అర్థం ఇది డిగ్రీ 2 అవుతుంది అని కాబట్టి f యొక్క డిగ్రీ 0 లేదా 1 లేదా 2 అవుతుంది అంటే డిగ్రీ 2 యొక్క పాలినామియల్ ని భాగించే పాలినామియల్ మన వద్ద ఉంటే దాని డిగ్రీ తప్పనిసరిగా తక్కువ లేదా సమానం ఉండాలి ఎందుకంటే ఉత్పత్తి యొక్క డిగ్రీ అనేది f మరియు gx యొక్క డిగ్రీల మొత్తం 2 అవుతుంది కాబట్టి f యొక్క డిగ్రీ 0 1 లేదా 2 అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం అవకాశాలను చూద్దాం f డిగ్రీ 0 కాగలదా దీని అర్థం ఏమిటో గుర్తుందా f యొక్క డిగ్రీ 0 అంటే f స్థిరాంకం అయితే f యొక్క pi అంటే ఏమిటి కాబట్టి f కాన్స్టాంట్ గా ఉంటుంది మనం దానిని R లో a అని పిలుద్దాం అది డిగ్రీ 0 పాలినామియల్ అంటే అది కాన్స్టాంట్ a కానీ ఇది కేవలం a కానీ ఎందుకంటే కాన్స్టాంట్ పాలినామియల్ లో xని ప్రత్యామ్నాయం చేయడానికి అర్థం ఉండదు phi ఫంక్షన్ కింద ఒక కాన్స్టాంట్ కేవలం దాని కాన్స్టాంట్ కి వెళుతుంది కాబట్టి వేరే మాటల్లో చెప్పాలంటే a a కి వెళుతుంది అయితే f అనేది కెర్నల్ యొక్క జనరేటర్ అయినందున ముఖ్యంగా f అనేది కెర్నల్ యొక్క జనరేటర్ మరియు f ప్రత్యేకించి కెర్నల్ phi యొక్క f 0 అవుతుంది అంటే a అనేది 0 అవుతుంది అంటే f 0 కానీ ఇప్పుడు ఇది ఒక సమస్య ఎందుకంటే f 0 అయినప్పుడు ఎలా x ప్లస్ 1 b అవుతుంది 0 యొక్క మల్టిపుల్ x స్క్వేర్ ప్లస్ 1 ఆపై 0 యొక్క మల్టిపుల్ f x ప్లస్ 1 కాదు a వలన 0 రైట్ మల్టిపుల్ కాకూడదు సహజంగానే 0 యొక్క ఏదైనా మల్టిపుల్ 0 అవుతుంది కాబట్టి మరో మాటలో చెప్పాలంటే f కోసం 0 అనేది సాధ్యం కాదు కాబట్టి ఆశాజనక రుజువు స్పష్టంగా ఉంది కాబట్టి f డిగ్రీ 0 కాకూడదు ఇప్పుడు f డిగ్రీ 1 అని చూద్దాం ఇది సాధ్యమేనా f అనేది ఎంపిక ద్వారా మోనిక్ పాలినామియల్ అని గుర్తుంచుకోండి ఒక మోనిక్ పాలినామియల్ f ఉంది కెర్నల్ phi అనేది f x యొక్క అన్నిమల్టీపుల్స్ గా ఉంటుంది కాబట్టి f మోనిక్ అయితే అంటే f అనేది డిగ్రీ 1 మరియు మోనిక్ అంటే f అంటే x మైనస్ a రూపం డిగ్రీ 1 పాలినామియల్స్ అంటే ఏమిటి x యొక్క అత్యధిక డిగ్రీ 1 కాబట్టి x ప్లస్ x మైనస్ a లేదా x ప్లస్ a కి సాధారణంగా మీరు మల్టిపుల్ కలిగి ఉండవచ్చు కానీ దాని మోనిక్ కోయెఫిషియంట్1 అయినందున అయితే మనం ముందుగా చెప్పినట్లుగా f కెర్నల్లో ఉందని గుర్తుంచుకోండి కాబట్టి ఇది కెర్నల్లో x మైనస్ aని సూచిస్తుంది అంటే కెర్నల్లో i మైనస్ a ని సూచిస్తుంది కాబట్టి i మైనస్ a అనేది 0 కి సమానం ఎందుకంటే x మైనస్ a కింద phi మ్యాప్ చేయబడింది గనుక కాబట్టి i మైనస్ k అంటే i a అయితే ఇది కూడా అసంబద్ధం ఇది ఎందుకు అసంబద్ధం ఇది అసంబద్ధం ఎందుకంటే a రియల్ నెంబర్ i ఒక ఇమ్యాజినరీ నెంబర్ i రియల్ నెంబర్ కాదు కాబట్టి రియల్ నెంబర్ i కి సమానంగా ఉండకూడదు కాబట్టి 1 కూడా అవకాశం లేదు x డిగ్రీ తప్పనిసరిగా f ఉండాలి కాబట్టి f డిగ్రీ రెండు ఉండాలి అంటే f x స్క్వేర్ ప్లస్ 2 కి సమానం x స్క్వేర్ ప్లస్ 1 కానీ x అనేది డిగ్రీ f దీనికి సమానం ఎందుకంటే రెండూ మోనిక్ అయితే ఇది డిగ్రీ 2 పాలినామియల్ ఇది x స్క్వేర్ ప్లస్ 1ని భాగిస్తుంది అంటే అది x స్క్వేర్ ప్లస్ 1 రెట్లు కాన్స్టాంట్ గా ఉండాలి ఇక్కడ f యొక్క డిగ్రీ ప్లస్ g యొక్క డిగ్రీ 2 అని గుర్తుంచుకోండి f యొక్క డిగ్రీ 0 అంటే g యొక్క డిగ్రీ 2 f డిగ్రీ 1 అంటే g యొక్క డిగ్రీ 1 f డిగ్రీ 2 అని మనం ఇప్పుడే స్థాపించాము అంటే g యొక్క డిగ్రీ 0 అంటే a కాన్స్టెంట్ కానీ f అనేది మోనిక్ పాలినామియల్ x స్క్వేర్ ప్లస్ 1 మోనిక్ పాలినామియల్ కాబట్టి gx తప్పనిసరిగా 1 ఉండాలి కాబట్టి f x స్క్వేర్ ప్లస్ 1 అంటే ఫై యొక్క కెర్నల్ ఖచ్చితంగా x స్క్వేర్ ప్లస్ 1 కాబట్టి ఇప్పుడు మొదటి ఐసోమార్ఫిజం థీరం ఏమి చెబుతోందంటే ఖచ్చితంగా ఆ R x mod గురుంచి కాబట్టి మనం దీన్ని ఇక్కడ వ్రాస్తాము కానీ ధృవీకరించాల్సిన అదనపు వాస్తవం ఉంది కాబట్టి మొదటి ఐసోమార్ఫిజం థీరం ద్వారా మునుపటి వీడియో నుండి మీకు రింగ్ హోమోమోర్ఫిజం R నుండి S ఉంటే R మోడ్ కెర్నల్ ఫై అనేది S నుండి ఐసోమోర్ఫిక్ అవుతుంది అయితే ఇది తప్పని సరి అని గుర్తుంచుకోండి కాబట్టి మన పరిస్థితిలో మనకు R x నుండి C వరకు ఇది ఉంది మనకు phi కెర్నల్ x స్క్వేర్ ప్లస్ 1 ఉంది కాబట్టి R x mod కెర్నల్ ఐసోమోర్ఫిక్ ఇమేజ్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఇతర మాటలలో తనిఖీ చేయడానికి మిగిలి ఉంది కాబట్టి మనం దీన్ని ఇంకా చెప్పలేము మనం ఫై లో ఉందో లేదో తనిఖీ చేయాలి కానీ అది ట్రివియల్ అని మనం క్లెయిమ్ చేస్తున్నాము కాబట్టి ఫై అనేది ఆన్టు అయితే మన దగ్గర ఉంది అని మనం మొదట చెప్పనివ్వండి ఇక్కడ మర్చిపోయిన విషయం ఏమిటంటే ఫై అనేది ఆన్టు మొదటి ఐసోమోర్ఫిజం థీరం కారణంగా మనకు ఇది ఉంటే ఫై ఆన్టు ఎందుకు అవుతుంది కాబట్టి కాంప్లెక్స్ నెంబర్ ల యొక్క ఆర్బిటరీ ఎలెమెంట్ ని ఒక ప్లస్ ib అని తీసుకుందాం ఆపై గుర్తుంచుకోండి అంటే a b రియల్ నెంబర్ లు ఆపై a ప్లస్ xb యొక్క phi అనేది a ప్లస్ ib ఎందుకంటే R x లో a ప్లస్ xb పాలినామియల్ అని గుర్తుంచుకోండి ఎందుకంటే a b రియల్ నెంబర్ లు కాబట్టి మరియు దాని ఇమేజెస్ iకి సమానమైన xని ప్లగ్ చేయడం ద్వారా పొందబడతాయి మరియు మీరు దీన్ని చేయండి మీరు కేవలం x a ప్లస్ i b పొందండి కాబట్టి ఫై ఉంది కాబట్టి phi అనేది R x నుండి C వరకు ఉంటుంది R x phi నుండి మ్యాప్ ఫై ఉంటుంది దాని కెర్నల్ x స్క్వేర్ ప్లస్ 1 కాబట్టి మనం R x మోడ్ x స్క్వేర్ ప్లస్ 1 C అని ముగించాము కాబట్టి ఇది మనం మునుపటి వీడియోలో చేసిన రింగ్ల యొక్క ఈ ముఖ్యమైన ఐసోమార్ఫిజమ్కి మరొక రుజువు కానీ ఇప్పుడు ఇది మొదటి ఐసోమార్ఫిజం థీరమ్ ని ఉపయోగిస్తుంది ఇప్పుడు అది ఒక అప్లికేషన్ మొదటి ఐసోమార్ఫిజం థీరం చివరి వీడియో నుండి థీరం యొక్క చివరి భాగాన్ని వర్తింపజేద్దాం కాబట్టి కరస్పాండెన్స్ థీరం ఏమి చెబుతుందో ఇప్పుడు మనం అన్వయిద్దాం కరస్పాండెన్స్ థీరం ఏమి చెబుతుందో చూద్దాం కాబట్టి మనకు R x నుండి C ఉంది ఇది phi మనం ఇప్పటికే R x mod x స్క్వేర్ ప్లస్ 1 అనేది Cకి ఐసోమోర్ఫిక్ అని స్థాపించాము కాబట్టి ఇది ఇప్పుడు జరుగుతుంది కరస్పాండెన్స్ థీరం ఏమి చెబుతుంది ఇది కెర్నల్ phiని కలిగి ఉన్న R xలోని ఐడియల్స్ లు Cలోని ఐడియల్ తో బైజెక్టివ్ కరస్పాండెన్స్ లో ఉన్నాయని చెబుతుంది కాబట్టి దానిని వివరంగా వ్రాద్దాం x స్క్వేర్ ప్లస్ 1ని కలిగి ఉన్న R xలోని ఐడియల్స్ ఐడియల్స్ లతో బైజెక్టీవ్ కరస్పాండెన్స్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇది కరస్పాండెన్స్ థీరం చెబుతుంది అయితే C యొక్క ఐడియల్ ఏమిటి సరిగ్గా రెండు ఐడియల్స్ లు ఉన్నాయి కాబట్టి C అనేది ఒక ఫీల్డ్ అని గుర్తుంచుకోండి ఏదైనా ఫీల్డ్ ఖచ్చితంగా రెండు ఐడియల్స్ గా ఉంటుంది కాబట్టి 0 ఐడియల్ మరియు C కాబట్టి ఇక్కడ రెండు ఐడియల్స్ లు మాత్రమే ఉన్నాయి కాబట్టి మనం R xలో x స్క్వేర్ ప్లస్ 1 R కలిగి ఉన్న ఏకైక ఐడియల్స్ లను ముగించవచ్చు ఎందుకంటే ఈ సెట్లో రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సెట్ మరియు ఈ సెట్ మధ్య బైజెక్షన్ ద్వారా ఈ సెట్ రెండు ఎలెమెంట్స్ ను కలిగి ఉంది మరియు ఈ సెట్ ఏమిటి x స్క్వేర్ ప్లస్ 1 ని కలిగి ఉన్న R xలోని ఐడియల్స్ కాబట్టి x స్క్వేర్ ప్లస్ 1 ని కలిగి ఉన్న రెండు ఐడియల్స్ లు మాత్రమే ఉన్నాయి మరియు x స్క్వేర్ ప్లస్ 1 రైట్ x స్క్వేర్ ప్లస్ 1 ని కలిగి ఉన్న రెండు స్పష్టమైన ఐడియల్స్ లు ఉన్నాయి మరియు R x లో ఇతర ఐడియల్స్ లు లేవు కాబట్టి ఇది మనం నొక్కి చెప్పాలనుకుంటున్నాము కాబట్టి మీరు ఐడియల్ x స్క్వేర్ ప్లస్ 1ని కలిగి ఉన్నట్లయితే x స్క్వేర్ ప్లస్ 1 అనే ఐడియల్ I లో ఉన్నట్లయితే ఇది R x యొక్క ఐడియల్ అంటే I అనేది x స్క్వేర్ ప్లస్ 1 లేదా I R x అని అర్థం x స్క్వేర్ ప్లస్ 1 మరియు R x రెండింటికీ భిన్నమైన ఐడియల్స్ లేవు కాబట్టి అటువంటి ఐడియల్ లను గరిష్ట ఐడియల్స్ అంటారు కాబట్టి x స్క్వేర్ ప్లస్ 1 అనేది మాక్సిమల్ ఐడియల్ కాబట్టి మనం దీన్ని అధికారికంగా తర్వాత నిర్వచిస్తాము అయితే దీని యొక్క ప్రివ్యూని మీకు అందించడం కోసమే దీనిని మాక్సిమల్ ఐడియల్ అని పిలుస్తారు ఇక్కడ మాక్సిమల్ ఐడియల్స్ అంటే ఈ ప్రాపర్టీ ని కలిగి ఉన్న ఐడియల్స్ ఆ ఐడియల్ మరియు పూర్తి రింగ్ తప్ప ఆ ఐడియల్ ని కలిగి ఉన్న ఐడియల్స్ ఏవీ లేవు కాబట్టి ఇప్పుడు ఇది కరస్పాండెన్స్ థీరమ్ ని ఉపయోగించి ఉపయోగకరమైన ఫలితం కాబట్టి ఇప్పుడు మనం మరికొన్ని ఉదాహరణలు చేయాలనుకుంటున్నాము ఈ ఉదాహరణలు రింగ్ హోమోమార్ఫిజం మరియు రింగ్ హోమోమార్ఫిజం యొక్క కెర్నల్లను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడతాయి కాబట్టి ఈ క్రింది వాటిని చేద్దాం కాబట్టి ఇది మరొక ఉదాహరణ కాబట్టి వాస్తవానికి కరస్పాండెన్స్ థీరం గురించి మాట్లాడే ఒక ఉదాహరణను చేద్దాం కాబట్టి ప్రశ్న ఏమిటంటే C t రింగ్ యొక్క ఐడియల్స్ ల ను t స్క్వేర్ ప్లస్ 1 ద్వారా C tని t స్క్వేర్ ప్లస్ 1 ద్వారా భాగించడం కాబట్టి ఇప్పుడు ఇది బైజెక్టివ్ కరస్పాండెన్స్ థీరం యొక్క విధమైన అప్లికేషన్ కానీ మనం దానిని సరిగ్గా సెటప్ చేయాలనుకుంటున్నము కాబట్టి మనం ఈ రింగ్ ని R అని పిలుస్తాము ఈ రింగ్ ఏమిటో మనకు తెలియదు ఈ రింగ్ ఏమిటో తెలుసుకోవడంలో మనకు ఆసక్తి లేదు నిజానికి ఈ రింగ్ తెలుసుకోవడం అంటే ఏమిటో కూడా మనకు తెలియదు రింగ్ యొక్క ఐడియల్స్ లను నిర్ణయించడం మాత్రమే ప్రశ్న కాబట్టి మీకు రింగ్ హోమోమార్ఫిజం ఉంటే ఇది ఇప్పటికే రింగ్లు కోషియంట్ రింగ్ మరియు కో డొమైన్ రింగ్ల ఐసోమార్ఫిజానికి దారితీస్తుందని కరస్పాండెన్స్ థీరం చెబుతుందని గుర్తుంచుకోండి మరియు ఈ రెండు రింగ్లలో ఐడియల్స్ ల కరస్పాండెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ రింగ్ హోమోమోర్ఫిజమ్ను పరిగణించండి ఇక్కడ R ఇప్పటికే కోషియంట్ రింగ్గా ఇవ్వబడింది కాబట్టి మనం ఈ క్రింది రింగ్ హోమోమోర్ఫిజమ్ని C t నుండి R వరకు నిర్వచించగలము R అంటే ఏమిటి R అనేది C t మాడ్యులో t స్క్వేర్ ప్లస్ 1 మరియు ఈ ఫంక్షన్ ఏమిటి మనం దానిని f కి పంపుతాము మనం దానిని f t బార్ కి పంపుతాము t బార్ అనేది ఎల్లప్పుడూ tకి సంబంధించిన కోసెట్ని సూచిస్తుందని గుర్తుంచుకోండి సాధారణంగా బార్ అనేది కోషియంట్ రింగ్లో కోసెట్లను సూచించడానికి అనుకూలమైన నొటేషన్ కాబట్టి మనం ఒక ఎలిమెంట్ ని తీసుకుంటాము t పాలినామియల్ లో మనం t ని t బార్ ద్వారా భర్తీ చేస్తాము మిగిలిన అన్ని విషయాలు అలాగే ఉంచబడతాయి కాబట్టి ఇది నిర్వచనం ప్రకారం R యొక్క ఎలిమెంట్ కాబట్టి ఇది ఒక ఎక్సర్సైజ్ ఫై ఉంది ఇది స్పష్టంగా ఉంది ఎందుకంటే t బార్ ఇమేజ్లో ఉంది ఎందుకంటే t బార్కి వెళ్లే ఏదైనా ఇక్కడ t బార్లో పాలినామియల్ కాబట్టి దాని ఇమేజ్ మరియు కెర్నల్ ఫై ఖచ్చితంగా t స్క్వేర్ ప్లస్ 1 కాబట్టి మనం R ఐసోమోర్ఫిక్ నుండి Ct mod t స్క్వేర్ ప్లస్ 1 వరకు ఎలా తయారు చేస్తాము కాబట్టి ఇది మీ కోసం తనిఖీ చేయడానికి నేను వదిలివేస్తాను కాబట్టి ఇది సులభం ఇది ఒక ఎక్సర్సైజ్ కూడా కానీ ఇది సులభమైన ఎక్సర్సైజ్ ఇది కొంచెం ఎక్కువ పని అయితే C tలోని ప్రతి ఐడియల్లు ఒకే ఎలిమెంట్ ద్వారా ఉత్పత్తి చేయబడతాయనే వాస్తవాన్ని మళ్లీ ఉపయోగించండి ఎందుకంటే C ఫీల్డ్ t స్క్వేర్ ప్లస్ 1 దీని కెర్నల్లో ఉంటుంది ఎందుకంటే t స్క్వేర్ ప్లస్ 1 t బార్ స్క్వేర్ ప్లస్ 1కి వెళుతుంది కానీ t బార్ స్క్వేర్ ప్లస్ 1 0 అవుతుంది కాబట్టి t స్క్వేర్ ప్లస్ 1 కెర్నల్లో ఉంది మరియు కెర్నల్లో లీనియర్ పాలినామియల్ లేదని మీరు వాదిస్తారు కాబట్టి ఇది చివరి ఉదాహరణలో ఉంది కాబట్టి వీటిని నేను మీ కోసం వదిలివేస్తాను కాబట్టి ఇప్పుడు కరస్పాండెన్స్ థీరం యొక్క ముగింపు ప్రకారం కరస్పాండెన్స్ థీరం R యొక్క ఐడియల్స్ లను ఇస్తుంది ఇది t స్క్వేర్ ప్లస్ 1ని కలిగి ఉన్న C t యొక్క ఐడియల్స్ లతో బైజెక్టివ్ కరస్పాండెన్స్ లో ఉన్నట్లు కనుగొనడంలో మనం ఆసక్తి కలిగి ఉన్నాము కరస్పాండెన్స్ థీరం ఎందుకంటే C t t స్క్వేర్ ప్లస్ 1 అనేది C t mod t స్క్వేర్ ప్లస్ 1 యొక్క ఐడియల్స్ లు t స్క్వేర్ ప్లస్ 1 కలిగి ఉండే C t యొక్క ఐడియల్స్ కాబట్టి R యొక్క ఐడియల్స్ లను నిర్ణయించడానికి మనం t స్క్వేర్ ప్లస్ 1 ని కలిగి ఉన్న C t యొక్క ఐడియల్స్ ఏమిటో గుర్తించాలి కాబట్టి మనం ఇప్పుడు దానిని చేద్దాం కాబట్టిI R కి ఐడియల్ గా ఉంటుంది C t అనేది t స్క్వేర్ ప్లస్ 1ని కలిగి ఉంటుంది t స్క్వేర్ ప్లస్ 1ని కలిగి ఉన్న రెండు స్పష్టమైన ఐడియల్స్ ఉన్నాయని ముందుగా గమనించండి t స్క్వేర్ ప్లస్ 1 మరియు C t కూడా కాబట్టి ఈ రెండు ఐడియల్స్ ఇంకేమైనా ఉన్నాయా C అనేది ఫీల్డ్ అయినందున పైన పేర్కొన్న ఎక్సర్సైజ్ ద్వారా మనం నిజానికి C tలో కొన్ని స్టెప్స్ కాకుండా కొన్ని t కోసం ft ద్వారా రూపొందించబడిన ఐడియల్ కానీ t స్క్వేర్ ప్లస్ 1 I లో ఉంది అంటే t స్క్వేర్ ప్లస్ 1ని C t లో కొంత g t కోసం f g అని వ్రాయవచ్చు ఇప్పుడు f t స్క్వేర్ ప్లస్ 1 ని భాగించే పాలినామియల్ లు ఏమిటి కాబట్టి మనం t స్క్వేర్ ప్లస్ 1 ని భాగించే పాలినామియల్స్ కనుగొనాలనుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు మీరు దీని గురించి ఆలోచిస్తే అటువంటి పాలినామియల్ లు నాలుగు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒకటి దానిని భాగిస్తుందా 1 t స్క్వేర్ ప్లస్ 1 t స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది కాబట్టి f కోసం ఒక అవకాశం ఇక్కడ ఉన్న అన్ని పాలినామియల్స్ రెండవ అవకాశం వాస్తవానికి t స్క్వేర్ ప్లస్ 1 t స్క్వేర్ ప్లస్ 1 కూడా t స్క్వేర్డ్ ప్లస్ 1 తోనే భాగించబడుతుంది ఇది ఇక్కడ 1 ద్వారా ఉత్పత్తి చేయబడిన ఐడియల్ కి అనుగుణంగా ఉంటుంది ఇతర మాటలలో చెప్పాలంటే C t అవుతుంది కాబట్టి ఇక్కడ f 1 కి సమానంగా ఉంటుంది ఇక్కడ f t స్క్వేర్ ప్లస్ 1 కి సమానంగా ఉంటుంది కాబట్టి t స్క్వేర్ ప్లస్ 1 ద్వారా ఉత్పత్తి చేయబడిన ఐడియల్ t స్క్వేర్ ప్లస్ 1 ని కలిగి ఉంటుంది కాబట్టి ఇవి స్పష్టమైన రెండు ఐడియల్స్ t స్క్వేర్ ప్లస్ 1 ని కలిగి ఉంటాయి ఇప్పుడు దానిని భాగించే ఇతర fs ఏమైనా ఉన్నాయా వాస్తవానికి ఉదాహరణకు t ప్లస్ i ఉన్నాయి కాబట్టి ఇక్కడ t i t i అనేది t స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది కాబట్టి ఇతర పదాలు t ప్లస్ i ద్వారా ఉత్పత్తి చేయబడిన ఐడియల్ t స్క్వేర్ ప్లస్ 1 ని కలిగి ఉంటుంది అదే విధంగా t మైనస్ i ద్వారా ఉత్పత్తి చేయబడిన ఐడియల్ t స్క్వేర్ ప్లస్ 1 ని కలిగి ఉంటుంది కాబట్టి t స్క్వేర్ ప్లస్ 1 ని కలిగి ఉన్న నాలుగు ఐడియల్స్ ఉన్నాయి మరియు అందువల్ల R లో నాలుగు ఐడియల్స్ ఉన్నాయి మరియు అవి ఏమిటి అవి 0 ఐడియల్ కి అనుగుణంగా ఉంటాయి కాబట్టి మనం వీటిని వ్రాస్తాము మరియు C t లో సంబంధిత ఐడియల్స్ ఎలా ఉన్నాయో మీకు చెప్తాము వాస్తవానికి R ఉంది మరియు t బార్ మైనస్ i మరియు t బార్ ప్లస్ i ఉన్నాయి కాబట్టి ఇవి R లో ఐడియల్స్ C tలో సంబంధిత ఐడియల్స్ ఏమిటి ఇది 0కి అనుగుణంగా ఉంటుంది ఇది ఐడియల్ t స్క్వేర్ ప్లస్ 1కి అనుగుణంగా ఉంటుంది క్షమించండి ఇది బ్రాకెట్ కాదు ఇది t స్క్వేర్ ప్లస్ 1 ద్వారా ఉత్పత్తి చేయబడిన ఐడియల్ కాబట్టి ఇది t స్క్వేర్ ప్లస్ 1 ద్వారా ఉత్పత్తి చేయబడిన ఐడియల్ కి అనుగుణంగా ఉంటుంది ఇది అతి చిన్న ఐడియల్ మ్యాప్ phi యొక్క కెర్నల్ అయిన t స్క్వేర్ ప్లస్ 1 ని కలిగి ఉన్న దానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి t స్క్వేర్ ప్లస్ 1ని కలిగి ఉన్న ఈ ఐడియల్స్ ల సెట్లోని అతి చిన్న ఐడియల్ t స్క్వేర్ ప్లస్ 1 మరియు ఇది 0 ఐడియల్ అయిన R యొక్క చిన్న ఐడియల్ కి అనుగుణంగా ఉంటుంది మరియు t స్క్వేర్ ప్లస్ 1 C tని కలిగి ఉన్న మరియు R యొక్క అతిపెద్ద ఐడియల్ కి అనుగుణంగా ఉండే అతిపెద్ద ఐడియల్ t మైనస్ i ద్వారా ఉత్పత్తి చేయబడిన C t లోని ఐడియల్ t బార్ మైనస్ i కు అనుగుణంగా ఉంటుంది ఐడియల్ t ప్లస్ i t బార్ ప్లస్ i కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి R నాలుగు ఐడియల్స్ లను కలిగి ఉంది కాబట్టి R అనేది అనంతమైన రింగ్ R అనేది ఇన్ఫైనేట్ అంశాలను కలిగి ఉంటుంది కానీ దీనికి నాలుగు ఐడియల్స్ ఉన్నాయి కాబట్టి ఆ రింగ్ Rలోని ఐడియల్స్ లను అర్థం చేసుకోవడానికి ఇది మళ్లీ బైజెక్టివ్ కరస్పాండెన్స్ ఫలితం యొక్క అప్లికేషన్ అవి C t mod t స్క్వేర్ ప్లస్ 1 మనం బైజెక్టివ్ కరస్పాండెన్స్ని ఉపయోగించాము మరియు R కి సరిగ్గా నాలుగు ఐడియల్స్ ఉన్నాయని నిర్ధారించడానికి C tలో ఐడియల్స్ ల గురించి మన జ్ఞానాన్ని ఉపయోగించాము కాబట్టి ఈ ఉదాహరణలు మరియు సమస్యలు మీకు రింగ్లు మరియు కోషియంట్ రింగ్లు మరియు ఐడియల్స్ లతో ఎలా పని చేయాలో కొంత ఆలోచనను అందించాయని ఆశిస్తున్నాము కాబట్టి మనం వీడియోను ఇక్కడితో ఆపివేస్తున్నాము తదుపరి వీడియోలో మనం కోషియంట్ రింగ్ల అధ్యయనాన్ని కొనసాగిస్తాము మరియు నేను మీకు మరికొన్ని ఉదాహరణలను ఇస్తాను ధన్యవాదాలు